స్వాగతం మేము ఈ రోజు NoSQL లో ఉన్న కొత్త మాడ్యూల్ని ప్రారంభిస్తాము కాబట్టి NoSQL మరియు బిగ్ డేటా ఈ కోర్సులో భాగంగా మేము కవర్ చేసే చివరి రెండు మాడ్యూల్స్ ఇవి నిజానికి ఇవి కొత్త అండర్ గ్రాడ్యుయేట్ డేటాబేస్ కోర్సులకు చేర్పులు మరియు ఎందుకంటే ఇవి కొత్త డేటాబేస్ నమూనాలో పరిణామాలు కాబట్టి మేము NoSQL తో ప్రారంభిస్తాము మీరు బహుశా పేరును ఊహించినట్లుగా దీనిని NoSQL అని ఎందుకు పిలుస్తారు మరియు వాస్తవానికి NoSQL అంటే ఏమిటి SQL అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాబట్టి RDBMS SQL అనేది సంబంధిత డేటాబేస్లను నిర్వహించడానికి అత్యుత్తమ ప్రోగ్రామింగ్ సాధనం మరియు ఇది మేము SQL ని ఉపయోగించము అని చెప్పడం ద్వారా NoSQL ప్రారంభమైంది ఇది SQL కాదని చెప్పింది ఎందుకంటే SQL తప్పనిసరిగా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ను సూచిస్తుంది కాబట్టి ఇది RDBMS అనే పదం ఇది తప్పనిసరిగా రిలేషనల్ ఇది మాడ్యూల్స్ ప్రారంభంలో మేము ఇప్పటివరకు చదువుతున్న రిలేషనల్ మోడల్ మేము రిలేషనల్ ఆల్జీబ్రా రిలేషనల్ మోడల్ మొదలైన వాటిని అధ్యయనం చేస్తున్నాము ఇది SQL కాదు అయితే ఇది ఇకపై SQL కాదు ఎందుకంటే ఇకపై వాస్తవానికి NoSQL మోడల్ NoSQL డేటాబేస్లను ప్రారంభించింది మేము సంబంధిత డేటాబేస్ మోడల్ను ఉపయోగించము మేము SQL ని ఉపయోగించము మేము ఉపయోగించము ఈ ACID ప్రాపర్టీ లక్షణాలు పరమాణుత్వం స్థిరత్వం ఒంటరితనం మరియు మన్నిక దీనిని మనం ఉపయోగించము మనం వేరొకదాన్ని ఉపయోగిస్తాము అప్పుడు డేటాబేస్ పరిశోధకులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాబేస్ కమ్యూనిటీ RDBMS విస్మరించడానికి చాలా శక్తివంతమైనదని గ్రహించింది అది ఇప్పుడు తప్పనిసరిగా SQL మాత్రమే అని పిలవబడే దానికి మారింది NoSQL ఇప్పుడు SQL మాత్రమే కాదు SQL కాదు ఈ విషయానికి ఇది సరైన పదం అని గమనించండి ఇది కేవలం SQL లేదా కేవలం SQL మాత్రమే ఉపయోగించడానికి పరిమితం కాదు ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ను సూచిస్తుంది అది SQL లేదా RDBMS మాత్రమే ఉపయోగించదు ముఖ్యంగా ACID లక్షణాల నుండి బయటపడాలనే ఆలోచన ఉంది కాబట్టి దానిపై ACID లక్షణాలను పాటించడం కాదు కేవలం ACID ప్రాపర్టీ మాత్రమే కాకుండా దానిని అనుసరించడం కాబట్టి ఈ NoSQL సిస్టమ్ యొక్క లక్ష్యాలు ఏమైనప్పటికీ NoSQL సిస్టమ్ యొక్క లక్ష్యాలు సాధారణంగా క్రింది విధంగా సంగ్రహించబడతాయి మొదటిది స్కేలబిలిటీ కాబట్టి స్కేలబిలిటీ ఇప్పుడు స్కేలబిలిటీ గురించి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే రిలేషనల్ డేటాబేస్లు చాలా స్కేలబుల్ అని డేటాబేస్ చెబుతుంది అవి పెద్ద మొత్తంలో డేటా మొదలైనవి కానీ ఇప్పటికీ మీరు చాలా పెద్ద ప్రాజెక్ట్ గురించి ఆలోచించినప్పుడు స్కేలబిలిటీ సమస్య ఉంది ఉదాహరణకు మొత్తం Google వెబ్ పేజీలు లేదా మొత్తం ఫేస్బుక్ గ్రాఫ్ లేదా అలాంటివి నిజంగా చాలా పెద్దవిగా ఉన్నప్పుడు సంబంధిత డేటాబేస్ నమూనాలు స్కేల్ కావచ్చు లేదా ఉండకపోవచ్చు కాబట్టి అన్ని శోధనలు మొదలైనవి వారు స్కేల్ చేయవచ్చు లేదా చేయకపోవచ్చు అన్ని ట్రాన్సాక్షన్ లు షెడ్యూల్లు మొదలైనవి బాగా అమలు కావచ్చు లేదా ఉండకపోవచ్చు స్కేలబిలిటీ తప్పనిసరిగా నిర్వహించడానికి ప్రయత్నించే డేటా వాల్యూమ్ సిస్టమ్ను సాధ్యమైనంత ఎక్కువ స్కేలబుల్ చేయడమే లక్ష్యాలలో ఒకటి మీరు ఎక్కువ ఇబ్బంది లేకుండా డేటాను జోడించడం కొనసాగించండి తదుపరిది ఫ్లెక్సిబిలిటీ కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏమిటి అంటే సంబంధిత డేటాబేస్ నమూనాలు నిర్దిష్ట స్కీమాలో భాగమవుతాయి మరియు ఆ స్కీమాను చాలా కఠినంగా అనుసరించాలి ఐడి అవసరమయ్యే స్టూడెంట్ టేబుల్ ఉంటే అది శూన్య విలువ మరియు రోల్ నెంబర్ మరియు పేరు మొదలైనవి తప్పనిసరిగా ఆ విషయాలన్నింటినీ కలిగి ఉండాలి కనుక ఇది ఫ్లెక్సిబుల్ కాదు ఈ NoSQL నమూనా NoSQL డేటాబేస్లు దానిని సౌకర్యవంతంగా చేయాలనుకుంటున్నాయి ఇది వివిధ రకాల విద్యార్థులను కలిగి ఉంటుంది లేదా ఉదాహరణకు ఒక విద్యార్థి కోసం వివిధ రకాల లక్షణాలను కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు ఫేస్ బుక్ యొక్క ఈ సోషల్ నెట్వర్క్స్ మొదలైన వాటి గురించి ఆలోచిస్తే ప్రతి వ్యక్తులకు చాలా మంది స్నేహితులు ఉండరు ప్రతి వ్యక్తులు ఫోటోలను అప్లోడ్ చేయరు ప్రతి వ్యక్తులకు బ్లాగ్లు ఉండవు మొదలైనవి కానీ ఇది సరళమైనది ప్రతి వ్యక్తులు ప్రతి వ్యక్తి ఒక గుర్తింపు ఒక ఎంటిటీ కానీ అది సరళంగా ఉంటుంది అది మరొక లక్ష్యం లేదా ఫ్లెక్సిబిలిటీ అప్పుడు అది సహజత్వం కాబట్టి మళ్లీ సహజత్వం అంటే కొన్నిసార్లు రిలేషనల్ మోడల్కి సరిపోయేలా చేయడానికి ఈ అసలైన రీతిలో రిలేషనల్ స్కీమాగా విషయాలు విభజించబడాలి నా ఉద్దేశ్యం ఇది RDBMS కోసం పెద్దగా ఆందోళన కలిగించదు సాధారణంగా అవి చాలా సహజమైనవి కానీ కొన్నిసార్లు మీరు ఆ బ్యాంక్ ఖాతా విషయం డిపాజిటర్ మొదలైనవి చూసినట్లయితే అవి సహజంగా ఉండకపోవచ్చు వారు ఈ అకౌంట్ మరియు లోన్ నంబర్ మరియు ఈ విషయాలన్నింటినీ కలిపి కలిగి ఉండవచ్చు కనుక ఇది సహజత్వం కాబట్టి ఇది NoSQL సిస్టమ్ యొక్క లక్ష్యాలు దీన్ని మరింత సహజంగా చేయడమే అది విషయం అప్పుడు నాల్గవ పాయింట్ చాలా ముఖ్యమైనది దీనిని పంపిణీ అంటారు పంపిణీ అంటే నా SQL సిస్టమ్ లేదా ఒరాకిల్ ఎంత పెద్దది అయినా రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్లు నిర్వహించగలిగే మొత్తం అవి తప్పనిసరిగా ఒక మెషీన్కు రూటెడ్ అయ్యాయి కాబట్టి అవి తప్పనిసరిగా మొత్తం డేటా ఒక మెషీన్లో ఉంటుంది ఒక పెద్ద డిస్క్ మీరు దాన్ని పొందవచ్చు కానీ డిస్ట్రిబ్యూటెడ్ చేయబడిన సిస్టమ్లను ఎక్కువగా నిర్వహించడం లేదు డిస్ట్రిబ్యూటెడ్ చేయబడిన వ్యవస్థలు సాధారణంగా ఈ SQL వ్యవస్థల ద్వారా చాలా చక్కగా నిర్వహించబడవు డిస్ట్రిబ్యూటెడ్ తప్పనిసరిగా డేటాను వివిధ యంత్రాలలో డిస్ట్రిబ్యూట్ చేయవచ్చని చెప్పడం ఇది సాధారణ డిస్ట్రిబ్యూటెడ్ వ్యవస్థ నమూనా మరియు ఇది డేటాబేస్ వ్యవస్థలో సహజంగా రావాలి దాని పైన విధించాల్సిన అవసరం లేదు అది చేయాలి డేటాబేస్ డిజైన్లో భాగంగా ఉండడం కాబట్టి అది డిస్ట్రిబ్యూటెడ్ మరియు చివరి విషయం ఏమిటంటే ఇది ఇంకా మంచి పనితీరును ఇవ్వాలి కాబట్టి సిస్టమ్ ఇప్పటికీ నా ఫేస్ బుక్ అకౌంట్లో ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే అది త్వరగా ఉండాలి అది వెంటనే ఉండాలి లేదా నా ఇతర స్నేహితులు చూడగలరు అనే కోణంలో చాలా బాగా పని చేయాలి మొదలగునవి మరియు ఎవరో ఒక వ్యాఖ్యను వ్రాస్తున్నారు నేను దానిని పొందాలి మరియు అలా మొదలైనవి కాబట్టి ఇవి NoSQL వ్యవస్థల లక్ష్యాలు మరియు అయితే చాలా చాలా ఆసక్తికరంగా ఈ ప్రదేశంలో ఏదో ఒక క్యాప్ సిద్ధాంతం అని పిలువబడుతుంది కాబట్టి ఒక క్యాప్ సిద్ధాంతం తప్పనిసరిగా మూడు విషయాలు ఉన్నాయని చెబుతుంది కాబట్టి ముందుగా స్థిరత్వం ఒక వ్యవస్థ యొక్క మూడు లక్షణాలు చాలా కావాల్సినవి స్థిరత్వం రెండవది లభ్యత మరియు మూడవది విభజన టాలరెన్స్ విభజన అది విభజనను ఎంతవరకు తట్టుకోగలదు అది తప్పనిసరిగా పంపిణీ చేయబడిన నికర దీనిని క్యాప్ సిద్ధాంతం అంటారు ఎందుకంటే ఇది C A మరియు P కనుక ఇది క్యాప్ సిద్ధాంతం కాబట్టి ఆదర్శవంతమైన వ్యవస్థ ఈ మూడు లక్షణాలను కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము కానీ క్యాప్ సిద్ధాంతం తప్పనిసరిగా చెప్పేది ఏమిటంటే అన్నింటినీ కాదు కాబట్టి C A P అన్నీ ఒకేసారి సంతృప్తిపరచ బడవు మూడు లక్షణాలన్నీ ఒకేసారి సంతృప్తి చెందలేవు కనుక ఇది క్యాప్ సిద్ధాంతం ఇప్పుడు చాలా చాలా ఆసక్తికరంగా సిద్ధాంతం అంటే ఏమిటో మనమందరం నేర్చుకున్నాము సిద్ధాంతం మొదలైనవి కఠినంగా నిరూపించబడాలి ఏదేమైనా క్యాప్ సిద్ధాంతాన్ని క్యాప్ సిద్ధాంతం అని పిలిచినప్పటికీ దానికి ఎటువంటి రుజువు లేదు ఇవన్నీ పొందిన ఏదైనా వ్యవస్థ ఉండదని ఇది కేవలం ఊహాగానం కాబట్టి దీన్ని ఒక సిద్ధాంతం అని పిలిచినప్పటికీ ఇది రుజువు కాదు ఇది కేవలం ఒక ఊహాజనితం ఇది నిజమని విస్తృతంగా నమ్ముతారు మరియు ఇది నిజమని అంగీకరించబడుతుంది కానీ అన్నింటికీ ఒక వ్యవస్థ ఉండదని అధికారిక రుజువు లేదు ఈ మూడు లక్షణాలను సంతృప్తి పరచవచ్చు ఏదేమైనా మరోవైపు ఒకేసారి రెండింటిని సంతృప్తిపరిచే వ్యవస్థలు ఉన్నాయి ఉదాహరణకు మీరు ఈ స్పేస్ ని ఇక్కడ తీసుకుంటే ఇది స్థిరత్వం మరియు లభ్యతను సంతృప్తిపరిచేది కానీ విభజన సహనం కాదు ఇది మా సాంప్రదాయ సంబంధిత డేటాబేస్ నిర్వహణ వ్యవస్థలు కాబట్టి దాని ముందు స్థిరత్వం అంటే ఏమిటి అంటే ఈ ట్రాన్సాక్షన్ లు మొదలైన వాటి కోసం మేము నిలకడను అధ్యయనం చేస్తున్నాం అంటే విషయాలు స్థిరంగా ఉండాలి ACID లక్షణాలలో ఇది ఒకటి ఉదాహరణకు ఈ అకౌంట్ బ్యాలెన్స్ లేదా అకౌంట్ బ్యాలెన్స్ మొత్తం ఉండాలి ట్రాన్సాక్షన్ కి ముందు మరియు తరువాత మొత్తం ఒకే విధంగా ఉండాలి మరియు అందువలన మరియు ఇది ముందుకు ఉంటుంది లభ్యత అనేది డేటాబేస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భావించబడుతుంది ఎందుకంటే అది క్రాష్ అయినా అది పైకి వచ్చినా ఈ మొత్తం రికవరీ ప్రోటోకాల్లు ఉన్నాయి ఆపై ఏమీ జరగనట్లుగా ఏమీ జరగనట్లుగా ప్రవర్తించి ఆపై కొత్త ట్రాన్సాక్షన్ లు మళ్లీ అందుబాటులోకి వచ్చినట్లు ప్రవర్తిస్తాయి RDBMS యొక్క స్థిరత్వం యొక్క ఈ లక్షణాలను పంచుకుంది లేదా స్థిరత్వం మరియు లభ్యత యొక్క లక్షణాలను ప్రదర్శిస్తుంది కానీ విభజన సహనం కాదు పంపిణీకి ఇది అంత మంచిది కాదు ఇది RDBMS యొక్క అతి పెద్ద విమర్శ ఇది స్థిరంగా మరియు అందుబాటులో ఉంది కానీ విభజన సహనం కాదు మరొక చివరలో మేము ఇక్కడ వ్యవస్థలను కలిగి ఉండవచ్చు ఇది స్థిరమైన మరియు విభజన సహనం అని చెప్పండి కాబట్టి ఇది నిలకడను కొనసాగించగలదు మరియు ఈ రకమైన వ్యవస్థలను పంపిణీ చేయడం చాలా బాగుంది కొన్ని ఉదాహరణలు మొంగో DB మీరు దీని పేరు ను విన్నారు ఇది మొంగో DB మరియు H బేస్ ఇవి స్థిరమైన మరియు విభజన సహనం కలిగిన కొన్ని విషయాలు కానీ అవి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని హామీ ఇవ్వబడలేదు మొంగో DB లేదా H బేస్లోని కొన్ని డేటా అంశాలు అందుబాటులో ఉండకపోవచ్చు ముఖ్యంగా ఏమి జరుగుతుంది కాబట్టి H బేస్ H బేస్ యొక్క ఒక ఉదాహరణ తీసుకుందాం వేర్వేరు యంత్రాలు చాలా సరళంగా ఉంచే వివిధ పట్టికలు ఉన్నాయి ఇప్పుడు ఏమి జరుగుతుందంటే మెషిన్ a లోని పట్టికలో కొంత డేటా అంశం చేర్చబడింది ఇప్పుడు మెషీన్ బి ప్రశ్నించాలనుకుంటే అది వెంటనే అందుబాటులో ఉండదు లేదా తిరిగి ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇది వేరే మెషీన్లో ఉంది అప్డేట్ చేయడానికి కొంత సమయం పడుతుంది అది ఆ కోణంలో అందుబాటులో ఉండకపోవచ్చు మరియు మెషిన్ డౌన్ అయి ఉండవచ్చు కాబట్టి మెషిన్ బహుశా దీనిని కలిగి ఉండవచ్చు ఎందుకంటే ఇది పంపిణీ చేయబడిన సిస్టమ్ మెషిన్ కాబట్టి కొన్ని లోపాలు మొదలైనవి ఉండవచ్చు అది పైకి వచ్చేంత వరకు అది అందుబాటులో ఉండదు కనుక ఇది మొంగో DB మరియు H బేస్ మరోవైపు ఈ లభ్యత మరియు విభజన సహనం మరియు ఈ రకమైన వ్యవస్థలు ఇతర రకాల వ్యవస్థలు ఉన్నాయి ఉదాహరణలు మీ కౌగ్ DB మరియు బహుశా పెద్ద ఉదాహరణ కాసాండ్రా కాబట్టి ఈ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి అవి ఎల్లప్పుడూ డేటాను అందుబాటులో ఉంచుతాయి ఎందుకంటే వారు తప్పనిసరిగా మంచం DB మరియు కాసాండ్రా ఏమి చేస్తారో వారు డేటాను ప్రతిబింబిస్తారు కాబట్టి మెషిన్ a కాపీని పొందినట్లయితే మెషీన్ b కూడా కాపీని అందుకుంటుందని వారు నిర్ధారిస్తారు వాస్తవానికి అవి విభజనను తట్టుకునేవి పంపిణీ చేయబడిన సిస్టమ్ మొదలైన వాటితో చాలా చక్కగా ఉంటాయి కానీ అవి స్థిరంగా ఉండకపోవచ్చు అవి ఎందుకు స్థిరంగా లేవు ఎందుకంటే మెషిన్ లోని కాపీ నవీకరించబడిందని అనుకుందాం ఇప్పుడు మెషిన్ b లోని కాపీకి మెషిన్ a లోని అప్డేట్ గురించి ఇప్పటికీ తెలియదు కాబట్టి ఇది స్థిరంగా లేదు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు మెషిన్ ఎ మరియు మెషిన్ బి మధ్య మారుతూ ఉంటాయి మరియు డేటాను ప్రశ్నించే ఎవరైనా మెషిన్ బి నుండి అస్థిరమైన స్థితిలో పొందవచ్చు ఎందుకంటే మెషిన్ a లో నిలకడ నిర్వహించబడుతుంది లేదా అప్డేట్లు నిర్వహించబడతాయి కానీ మెషిన్ b కి ఇంకా అది రాలేదు కాబట్టి ఈ విషయాలన్నింటిలో సమస్య అదే కాబట్టి ఈ వ్యవస్థల్లో ప్రతి ఒక్కటి లక్షణాలలో ఒకటి లేకపోవడంతో బాధపడుతోంది కాబట్టి ఇది ప్రసిద్ధ క్యాప్ సిద్ధాంతం కాబట్టి CAP అంతా ఒకేసారి సంతృప్తి చెందదని పునరావృతం చేయడానికి ఇవన్నీ కాదని క్యాప్ సిద్ధాంతం చెబుతోంది కాబట్టి NoSQL యొక్క తదుపరి భాగానికి వెళ్దాం కాబట్టి NoSQL వారు ACID లక్షణాల గురించి పట్టించుకోరని చెప్పి ప్రారంభించారు కాబట్టి వారు పట్టించుకునేది బేస్ ప్రాపర్టీస్ అని పిలవబడేది ఇప్పుడు ప్రాపర్టీస్ బేస్ పేరు తప్పనిసరిగా ACID కౌంటర్ అని మీరు చూడవచ్చు మరియు ఆ లక్షణాలు ఏమిటో మేము చూస్తాము మూడు బేస్ ప్రాపర్టీలు ఉన్నాయి మొదటిది ప్రాథమికంగా అందుబాటులో ఉంది కాబట్టి ఇది ప్రాథమికంగా అందుబాటులో ఉందని చెబుతోంది ఇప్పుడు ప్రాథమికంగా అందుబాటులో ఉన్నది ఏమిటంటే సిస్టమ్ లభ్యతకు హామీ ఇస్తుంది కానీ సరిగ్గా లేదు అంటే అది కొంత సమయం తరువాత మొదలైనవి కావచ్చు మొదలైనవి కానీ అది సరైనది కాదు కానీ అది ప్రాథమికంగా అందుబాటులో ఉంది ఇది ఎక్కువగా అందుబాటులో ఉంది అది మొదటి ప్రాపర్టీ కనుక ఇది ప్రాథమికంగా అందుబాటులో ఉంది రెండవ ప్రాపర్టీని సాఫ్ట్ స్టేట్ అంటారు ఇప్పుడు సాఫ్ట్ స్టేట్ అంటే ఏమిటి సాఫ్ట్ స్టేట్ ఈ క్రింది విధంగా ఉంది కాబట్టి వ్యవస్థ యొక్క స్టేట్ సాఫ్ట్ స్థితిలో ఉందని చెప్పబడింది అంటే అది సాఫ్ట్ స్టేట్ లో ఉన్నట్లు చెప్పబడింది అంటే దాని అర్థం ఎటువంటి ఇన్పుట్ లేకుండా స్టేట్ మారాలి కాబట్టి RDBMS గురించి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే RDBMS చుట్టూ ఉంది మరియు కొత్త ప్రశ్న ఏ కొత్త ఇన్సెర్షన్ డేలీషన్ మొదలైనవి రాకుండా డేటాబేస్ స్టేట్ మారదు ఏదేమైనా ఈ NoSQL వ్యవస్థ కోసం స్టేట్ మారవచ్చు స్టేట్ మారవచ్చు ఎందుకంటే దీనిని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది తద్వారా ఇది స్థిరంగా ఉండాలి ఇది ఇతర యంత్రాలు పంపిణీ చేయబడిన ఇతర సెటప్లు మొదలైన వాటితో సమకాలీకరించబడుతుంది అందుకే స్టేట్ ని మార్చవచ్చు దీని అర్థం ఏమిటంటే అది సాఫ్ట్ స్టేట్ లో ఉంది స్పష్టంగా ఎటువంటి ఇన్పుట్ రాకుండా స్పష్టంగా ఎలాంటి విచారణ చేయకుండానే స్టేట్ మారవచ్చు అందుకే దీనిని సాఫ్ట్ స్టేట్ లో పిలుస్తారు మరియు మూడవ మరియు చివరి ప్రాపర్టీ చివరికి స్థిరత్వం చివరికి స్థిరత్వం ఇవి కాబట్టి చివరికి స్థిరత్వం అనేది డేటా ఎలాంటి అంతరాయం లేకుండా చివరికి స్థిరంగా ఉంటుంది దీని అర్థం డేటా అవుతుంది ఏదో ఒక సమయంలో డేటా స్థిరంగా ఉండకపోవచ్చు ఎందుకంటే నేను చెప్పినట్లు మెషిన్ అప్డేట్లు మరియు మెషిన్ b అది పొందదు కానీ చివరికి కొంత సమయం తర్వాత యంత్రం అనువదిస్తుంది లేదా ఈ అప్డేట్ను మెషిన్ b కి బదిలీ చేస్తుంది మెషీన్ b అప్డేట్ల గురించి తెలియజేయడానికి అనుమతిస్తుంది కాబట్టి మెషిన్ b కూడా అప్డేట్ చేయబడుతుంది కాబట్టి నా ఉద్దేశ్యం లేకుండా చివరికి స్థిరంగా ఉంటుంది మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెషీన్ b కి మీరు ఇంకేమీ ఇన్పుట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పండి ఇది చివరికి స్థిరంగా ఉంటుంది కానీ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ NoSQL వ్యవస్థలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండవు అవి చివరికి స్థిరంగా ఉంటాయి కాబట్టి ఏదో ఒక సమయంలో మీరు స్నాప్షాట్ తీసుకుంటే అది స్థిరంగా ఉండకపోవచ్చు కాబట్టి దీనిని బేస్ ప్రాపర్టీస్ అని ఎందుకు అంటారు ఇవి ప్రాథమికంగా సాఫ్ట్ స్టేట్గా లభించే విషయాలు మరియు E అందుకే దీనిని బేస్ అంటారు ఇప్పుడు మీరు చూసేది ACID లక్షణాలను ఎదుర్కోవడమే చాలా చాలా ముఖ్యమైనది ఏమిటంటే డేటాబేస్ సిస్టమ్లో మనం అర్థం చేసుకున్నట్లుగా స్థిరత్వం అనేది ఎల్లప్పుడూ నిలకడగా ఉంటుంది కనుక ఇది ఎల్లప్పుడూ స్థిరంగా ఉండదు ఎల్లప్పుడూ స్థిరత్వం త్యాగం చేయబడుతుంది కనుక ఇది చివరికి స్థిరంగా ఉంటుంది ఇది యాసిడ్ లక్షణాలను ఎదుర్కోవడానికి మాత్రమే